చివరి పాఠంలో లో అసైన్మెంట్ యొక్క ద్వంద్వాన్ని చూసాము ఒక ఉద్యోగం సరిగ్గా ఒక వ్యక్తికివెళుతుంది మరియు ఒక వ్యక్తికి సరిగ్గా ఒక ఉద్యోగం లభిస్తుంది అనే షరతులకు లోబడి ప్రైమల్ సిగ్మా CijXij తగ్గిస్తుంది కాబట్టి ఒక n n అసైన్మెంట్సమస్యలోn ఉద్యోగాలు మరియు n వ్యక్తులు ఉన్నారు అలాగే మనకు n constraints ఉన్నాయి మరియు మనకు ఇక్కడ మరొక n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి కాబట్టి primal లో 2n constraints ఉన్నాయి ఇప్పుడు primal లో 2n constraintsఉన్నందునdual కి కూడా రెండు వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి మనము ఈ constraints సమితికి అనుగుణమైన ui వేరియబుల్స్ మరియు vj ఈ constraints ఈ సమూహానికి అనుగుణంగా ప్రవేశపెడతాము అందువల్ల dualపరిష్కారం లేదా dual గరిష్ఠకరించబడుతుంది ఎందుకంటే ΣuiΣvjprimal లో కుడివైపు ఒకటి కాబట్టి Σ ui Σ vj ui vj ≤ Cijdual కి primal వేరియబుల్స్ వలె చాలా constraints ఉంటాయి Primal లో n2 వేరియబుల్స్ ఉన్నాయి Dual లో n2 constraints ఉంటాయి ఇక్కడ ఒక సాధారణ Xijఇక్కడ ith అడ్డంకి లో కనిపిస్తుంది మరియు ఇక్కడ jth అడ్డంకి కనిపిస్తుంది కాబట్టిదీనికి ui vj ≤ Cij అనే రూపంలో ఉంటుంది కాబట్టి అసైన్మెంట్ సమస్య యొక్కdual కి సంబంధించి హంగేరియన్ అల్గోరిథం ఎలా పని చేస్తుందో చూద్దాం అని కూడా మనముచెప్పాము కాబట్టి ఇప్పుడు మనము చూసిన ఉదాహరణలకువెళ్దాము మరియుహంగేరియన్ అల్గోరిథం యొక్క ఆప్టిమాలిటి ఎలా జరుగుతుందోవివరణ ఇద్దాములేదా మనం చూసిన అల్గోరిథం మనకు సరైన పరిష్కారాన్ని ఎందుకు ఇస్తుందో వివరణ ఇద్దాము కాబట్టి 4 4 ఉదాహరణ అయిన ఈ ఉదాహరణ చూద్దాము కాబట్టి ఇవి నాలుగు ఉద్యోగాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇవి నాలుగు ఉద్యోగాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు ఇది నలుగురికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇది మనం చేసిన మొదటి దశ మనము ప్రతి అడ్డు వరుసనుండి కనిష్టాన్ని తీసివేసాము మరియు మనము అడ్డు వరుస కనిష్టాన్ని గుర్తించాము మరియుఅడ్డు వరుస లోని ప్రతి మూలకం నుండి కనిష్టాన్ని తీసివేసాము మొదటి అడ్డు వరుసలోకనిష్టం 4 ఇది గుర్తించాము మరియు 4 2 0 మరియు 5 పొందడానికి కనిష్టాన్ని మొదటి అడ్డు వరుస నుంచి తీసివేయడం జరిగింది ఇప్పుడు ఇది అదే విధంగా ఉంది u14u1 రాయడం అడ్డు వరుస కనిష్టంగా జరుగుతుంది కాబట్టి u14 రాశి మొదటి అడ్డు వరుసలోనిప్రతి మూలకం నుండి u1తీసివేయండి అదే విధంగా u25 ఇక్కడ 5కనిష్టంకాబట్టి 5 తీసివేయడం జరిగింది u39 మరియు 9 ను తీసివేయడం జరిగింది మరియు u46 మరియు ప్రతి మూలకం నుండి 6 ను తీసివేసాము ఇప్పుడు మనము దానిని ఈమాత్రికకు తగ్గించాము తగ్గించిన మాత్రిక ఇక్కడ చూపబడింది దీనిని ఈ మాత్రికగా తగ్గించాము ఆ తర్వాత మనము ఒకదాని తర్వాత ఒకటి నిలువు వరుసలో చూసాము మరియుమనము నిలువు వరుసలోకనిష్టాన్ని తీసివేసాము మొదటిఅడ్డువరుసకు కనిష్టం 0 గా ఉంది ఇది v10 గారాశి ఆ నిలువు వరుసను అలాగే ఉంచుతాము రెండవ నిలువు వరుసకు కూడా కనిష్టం 0 కాబట్టి అది ఇక్కడ లేదా ఇక్కడ ఉంది దీనిని v20 గా చూపిస్తాము మూడవ నిలువు వరుసకు కూడా కనిష్టం 0కాబట్టిదీనిని v30గా చూపిస్తాము మరియునాలుగవ నిలువువరుసకుకనిష్టం 3కాబట్టిదీనిని v43 గా చూపిస్తాము ఆ తరువాతకొత్తమాత్రికను పొందడానికినిలువు వరుసలోకనిష్టాన్ని దాని నుండి తీసి వేస్తాము మరియు ఈ మాత్రికలో ప్రతి అడ్డు వరుసలో మరియుప్రతి నిలువు వరుసలోకనీసం ఒక 0 కలిగి ఉంటుంది అని కూడామనము చెప్పాము ఈ కొత్త మాత్రిక మనకు వచ్చింది మనము ఇక్కడ చెప్పే ఒకసాధారణ మూలకాన్ని తీసుకుంటేఇప్పుడు ఇది ఒక కాలం నుండి బయటకు వచ్చింది ఈ ప్రదేశంలో 5ను మరియు ఈ ప్రదేశంలో 3నుతీసి వేస్తాము కాబట్టి ఇక్కడ ఏమీ కాదు కానీ 9 5 3 అవుతుంది కాబట్టి ఈ విలువ వాస్తవానికి ఇక్కడ ఉన్న విలువCꞌij అని పిలిస్తే Cꞌij అసలు Cij ui కు సమానం కాబట్టి Cij uivj ఇక్కడ ఉన్నది మరియు ఒకవేళ అసలుమాత్రికలో అన్ని ఖర్చు గణాంకాలు≥ 0 మరియు Ci Cꞌij ఇది Cij uivj ≥ 0అవుతుంది కాబట్టి ఇది ≥ 0 అవుతుంది కాబట్టి Cꞌij ≥ 0 అవుతుంది ఇప్పుడు Cꞌij ≥ 0 అయినప్పుడు ఇది uivj ≤ Cij అని సూచిస్తుంది ఎందుకంటే Cꞌij ≥ 0 అంటే Cij uivj ≥ 0 uivj ≤ Cij కాబట్టి అడ్డు వరుస కనిష్ట విలువ మరియు నిలువు వరుస కనిష్టాన్ని తీసివేయడం ద్వారా మనము నిర్వహించిన u మరియు v లు మనకు ద్వంద్వ సాధ్యమయ్యే పరిష్కారాన్ని ఇస్తాయి కాబట్టి ఈ u మరియు v ల సమితి dual కి సాధ్యమే ఇప్పుడు మనము ఈ మాత్రికను చూస్తాము మరియు తరువాత మనము అసైన్మెంట్స్ చేస్తాము ఇప్పుడు మనము దాని ఆధారంగా అసైన్మెంట్స్ చేస్తే ఉదాహరణకు మొదటి వరుసలో ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి మనము ఇక్కడఒక నియామకం చేయవచ్చు రెండవ వరుసలో కూడా ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి మనము ఇక్కడ కూడా ఒక నియామకం చేయవచ్చు మరియు మనము 3 నియామకాలు చేయవచ్చు ఇప్పుడు ఒకవేళ మనము దీనిలో 4 అసైన్మెంట్స్ చేయగలిగితే అప్పుడు మనకు వాంఛనీయమైన పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు ప్రేరణ ఈ క్రింది విధంగా ఉంది మనము 0 స్థానాలలో మాత్రమేఅసైన్మెంట్స్ చేయబోతున్నాము కాబట్టిమనము 0 స్థానాల్లో మాత్రమేఅసైన్మెంట్స్ చేసినప్పుడు ఈ స్థానాలకు అనుగుణంగా Cij uivj 0 అవుతుంది అంటే అక్కడ ఉన్నdual constraint సమీకరణం గా సంతృప్తి చెందుతుంది అంటే డ్యూయల్ స్లాక్ 0 అని కూడా అర్థం కాబట్టిఇది ఉంటేఒక సమీకరణం గా వ్రాయడానికిఅప్పుడు మనం కొంత Hij కావచ్చు మరియు ఆ మందగింపు 0 గాఉంటుంది కాబట్టిమనం చేస్తున్నది ఏమిటంటేమనము 0 స్థానాలలో మాత్రమే కేటాయింపులుచేయడానికిప్రయత్నిస్తున్నాము అంటే మనముఎక్కడైతే dual slack 0ఉంటుందో అక్కడ మాత్రమే అసైన్మెంట్ చేసుకున్నాము అనగామనము పరోక్షంగాకాంప్లిమెంటరీ మందగింపు వర్తింపజేస్తూ ఉన్నాము కాబట్టి dual slack 0అయినప్పుడు మాత్రమే Xij ప్రాథమికంగా ఉంటుంది అందువల్ల dual slack కుఅనుగుణమైన vలోకిప్రాథమిక వేరియబుల్ అనుగుణంగా ఉంటే Xi 0 కు సమానంగా ఉంటుంది ఎందుకంటే dual slack 0కాబట్టి మనం 4 కేటాయింపులు చేయగలిగితే లేదా మీరు ఈ మాత్రికలో నాలుగు సాధ్యమయ్యే కేటాయింపులను పొందగలిగితే అప్పుడు మనకు సరైన పరిష్కారం లభిస్తుందని మనము చెబుతాము ఈ దశలో ఈ ప్రత్యేక ఉదాహరణలో మనము నాలుగు కేటాయింపులు పొందలేము మనము ఇంకా కొంచెము చేయవలసి వుంది కానీ ఒకవేళ మనకుn n ఒక మాత్రిక ఉంటే అక్కడ అడ్డు వరుస కనిష్టాన్ని మరియు నిలువు వరుస కనిష్టాన్ని తీసివేసిన తర్వాత మనకు తగ్గిన మాత్రిక లభిస్తుంది మరియు తగ్గిన మాత్రిక అంటే మనము నిర్వహించిన కొన్ని uiమరియు vjలు ఉన్నాయి ui లు అడ్డువరుస కనిష్టమైనవి vj లు నిలువు వరుస కనిష్టమైనవి మరియు uivj ≤ Cij ఎందుకంటే అడ్డు వరుస కనిష్టాన్ని మరియు నిలువు వరుస కనిష్టాన్ని తీసివేయడం ద్వారా ఫలిత మాత్రిక ≥ 0 అని మనము నిర్ధారించుకుంటాము ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సాధ్యమయ్యే uivj ≤ Cij మరియు ui vj లుఅనియంత్రితమైనవి కాబట్టి u మరియు v యొక్క గురించి చింతించకండి కాబట్టి అడ్డు వరుస మరియు నిలువు వరుస వ్యవకలనం చేయడం మరియు కొత్తమాత్రికను పొందడం అనేది uమరియు v యొక్క సమితిని నిర్వహించడానికి సమానం మరియు సంబంధిత పరిష్కారం సాధ్యమే 0 స్థానాల్లో మాత్రమే అసైన్మెంట్ చేయడం ద్వారా కాంప్లిమెంటరీ మందగింపు సంతృప్తి చెందుతుంది మరియుఒకవేళ మనకు సాధ్యం అయ్యే పరిష్కారాన్ని పొందగలిగితే అటువంటి సాధ్యమయ్యే పరిష్కారం వాంఛనీయమైనది వాస్తవానికి ఈ ఉదాహరణలో మనము నాలుగు కేటాయింపులతో సాధ్యమయ్యే పరిష్కారం పొందలేము కాబట్టి మనము ఇంకా కొంచెం చేస్తాము కాబట్టి మనం ఎక్కడ ఏం చేస్తున్నామో మరియు దీన్ని ఎలావివరిస్తామో చూద్దాం కాబట్టి మనము ముందుకు వెళ్తున్నాము మరియు మనకు ఈ పరిష్కారం ఉంది కాబట్టి మనము అసైన్మెంట్స్ చేశాము ఈ మూడు స్థానాలను మనము కేటాయింపు చేశాము మనం ఇక్కడ అసైన్మెంట్ చేసాము మనం ఇక్కడ అసైన్మెంట్స్ చేశాము ఆ తర్వాత ఇక్కడ అసైన్మెంట్స్ చేశాము ఇప్పుడు ఈ రెండు 0 లు కేటాయించడం లేదు మరియు అవి క్రాస్ చేయబడ్డాయి ఇప్పుడు ఈ సమయంలో మనము నాలుగు అసైన్మెంట్స్ పొందలేదని చెప్పాము అందువల్ల మనం నాలుగవ అసైన్మెంట్ కొరకు ప్రయత్నించాలి కాబట్టి మనము కేటాయించాలని కొన్ని అడ్డు వరుసలు మరియు అడ్డు వరుసలు ఎంచుకున్న విధానాన్ని అనుసరించాము కాబట్టి మనము కేటాయించని అడ్డు వరుసలను ఎంచుకున్నాము ఒకవేళ టిక్ చేసినఅడ్డు వరుసలో 0 ఉంటే అప్పుడుమనము సంబంధిత నిలువు వరుసను టిక్ చేసాముమరియు కేటాయించని అడ్డు వరుసలను ఎంచుకున్నాము ఒకవేళ అడ్డు వరుస లో 0 ఉంటే ఆ నిలువు వరుసను టిక్ చేశాము మరియు టిక్ చేసిన నిలువు వరుసలో అసైన్మెంట్ఉంటే సంబంధితఅడ్డు వరుస ను టిక్ చేశాము ఎక్కువ అ టికింగ్ సాధ్యంకాని వరకు దీన్ని చేయాలి ఎంపిక చేయని అడ్డు వరుస మరియు టిక్ చేసిన నిలువు వరుసల ద్వారా ఒక గీత గీయండి కాబట్టి ఎంపిక చేయబడిన అడ్డు వరుస ల ద్వారా గీతలు గీశాము ఈ రెండు ఎంపిక చేయని అడ్డు వరుసలు ఇది టిక్ చేసిన నిలువు వరుస ఆ తర్వాత మనము ఈ గీతలు గీశాము ఇవి మనముగీసిన మూడు గీతలు ఆ తరువాత మనము ఈ మూడు గీతలు మరియు 3 అసైన్మెంట్స్ చేసాము అనే దానికి అనుగుణంగా ఉన్నాయి అని కూడా చెప్పాము ఈ మూడు గీతలన్నీ 0 లను కవర్ చేయడానికి అవసరమైన కనీస సంఖ్య అని కూడా మనం అర్థం చేసుకున్నాము కాబట్టి మనము అన్ని చేశాము ఇప్పుడుమనము ఏమి చేసాము మనము గీతలు గీసినవి చూసాముమరియు ఇతర స్థానాలను చూశాము మరియు తరువాత వాటిలో ఒకటి కనిష్టంగా ఉందనిమనము కనుగొన్నాము ఇది ఒకటి లేదా ఇది ఒకటిθ1 ఆ తరువాత మనము ఈ θ ను తీసివేస్తామని చెప్పాము మాత్రికలో ఏ మూలకం నుండి అయితే గీతలు వెళ్లలేదు అటువంటి ప్రతి మూలకం నుండి ఒకటి తీసి వేస్తాము మరియు మనము దీన్ని రెండు గీతలు వెళ్తున్న స్థానాలకు కలుపుతాము మరియు మిగిలిన వాటిని అలాగే ఉంచుతాము అందువలన ఫలితంగా ఈ 44 గా మిగిలిపోయింది ఈ రెండు రెండు గీతలు వెళ్తున్నాయి కాబట్టి 2 3 అయింది మరియు ఈ రెండింటికి ఎటువంటి లైన్ పాసింగ్ లేదు కాబట్టి ఈ రెండు ఒకటి అయ్యాయి ఇవి 0 అయ్యాయి మరియుమనకు ఫలిత మాత్రిక వచ్చింది ఆ సమయంలో మనం కొన్ని పరిమాణాలకు ఏదోకలుపుతూ ఉన్నామని చెప్పాము మనము కొన్ని స్థానాల నుండి తీసివేస్తున్నాము మరియు మనము కొన్ని ఇతర స్థానాలకు ఏమీ చేయము దీన్ని చూడటానికి మరొక మార్గం ఏమిటంటే మనము ఒకవేళ ఒక సాధారణఅడ్డు వరుసను తీసుకుంటే ఇక్కడ అడ్డు వరుస టిక్ చేయబడింది లేదా గీత గుండా వెళుతుంది కాబట్టి ఒకవేళ అడ్డు వరుసను ఎంచుకుంటే మరియు మొత్తం అడ్డు వరుస గుండా వెళుతున్న గీత లేకపోతే అది ఒక గీత మాత్రమే ప్రయాణిస్తున్న మూలకాలను కలిగి ఉంటుంది లేదా గీతని దాటని మూలకాలు ఉంటాయి కాబట్టి మనము ఈ విలక్షణమైనఅడ్డు వరుసను తీసుకుంటే అప్పుడు మనము కొన్ని స్థానాల నుండి తీసివేసి కొన్ని స్థానాలను ఒకే విధంగా ఉంచుతాము ఈ 0 స్థానాలు ఒకే విధంగా ఉంటాయి మనము ఈ అడ్డు వరుసను చూస్తే ఉదాహరణకు ఒక గీత గుండా వెళుతుంది అప్పుడు మనము కొన్ని స్థానాలను ఒకే విధంగా ఉంచుతాము మరియుకలుపుతాము కాబట్టి అడ్డు వరుసలలో అదే జరుగుతుంది మనం అడ్డు వరుస తీసుకుంటే మనం దీన్ని చేస్తాము మనము కొన్ని విలువలను స్థిరంగా ఉంచుతాము మరియు తీసివేస్తాము లేదా కొన్ని విలువలను స్థిరంగా ఉంచుతాము మరియుకలిపాము కాబట్టి క్రొత్త నిలువు వరుసలో మనం చేసే మార్పు అది అదే విధంగా మనము ఒకవేళనిలువు వరుసలు తీసుకుంటే వాస్తవానికి ఒక గీత వెళుతున్న ఈ నిలువు వరుస తీసుకుంటే మనం వాటిని ఉన్నట్లుగానే ఉంచుతాము లేదా మనము కలుపుతాము ఒకవేళ మీరు గీత గీయనినిలువు వరుసలు తీసుకుంటే అప్పుడు మనము వాటిని తీసి వేస్తాము లేదా వాటిని అలాగే ఉంచుతాము కాబట్టి ఈ ఖండించిన మూలకాలకు θ కలుపుతాము మరియు గీత గీయనటువంటి మూలకాల నుండి తీసి వేస్తాము మరియు మిగిలిన మూలకాలను అలాగే అనేది u మరియు v లను పునర్నిర్వచించడం లాంటిది ఇప్పుడు అసలుu లు4 5 9 మరియు 6 ఉన్నాయి మరియు ఇప్పుడు కొత్త uలు4 6 9 మరియు 7 లు ఉన్నాయి మనము దీన్ని ఎలా పొందాము ఇవిటిక్ లుఉన్న స్థానాలు అంటేఇవి స్థానాలు లేదా అడ్డు వరుస లేని చోట ఎందుకంటే మనం ఎంచుకొని అడ్డు వరుసల ద్వారా మాత్రమేగీతలు గీస్తాము కాబట్టి ఇది టిక్చేసిన అడ్డు వరుస కాబట్టి ఎటువంటి లైన్ ఉండదు ఒకవేళ అడ్డు వరుస గుండా వెళ్తున్న గీత లేకపోతే అప్పుడు ఆ uకుθ కలపండి కాబట్టి 5 6 అవుతుంది 6 7 అవుతుంది ఒకవేళ అడ్డు వరుస గుండా వెళ్తున్నగీత ఉంటే u లను అలాగే ఉంచండి కాబట్టి u1 4 అవుతుంది u2 6 అవుతుంది u39 అవుతుంది u3కు ఒక లైన్ ఉంటుంది కాబట్టి u మిగిలి ఉంది u4 కు లైన్ లేదు కాబట్టి u4u4 θ కాబట్టి 6 7అవుతుంది కాబట్టి v1 0 v3 0 v4 3 అవుతాయి ఒకవేళ అ నిలువు వరుసల గుండా వెళ్తున్న గీత ఉంటేఆ v నుండి θ తీసివేయండి కాబట్టి v2 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు కొత్త పట్టిక కు అనుగుణమైన కొత్త u మరియు v ల యొక్క సమితి ఉంది ఇప్పుడు మనము ఈ కొత్త u మరియు vల యొక్క సమితిని కలిగి ఉన్నప్పుడు మనము దానిని నిర్వహించిన విధంగా u మరియు v ల యొక్క కొత్త సమితి uivj ≤ Cij లాంటిదని మనము ఇప్పుడు గమనించాము ఇప్పుడు మనకు ఉన్న ఈ విలువల సమితిని ఇప్పుడు గ్రహించాము ఒకవేళ మనముదీనినిCꞌij అని పిలిస్తే అప్పుడు ఈCꞌij Cij ui vj అవుతుంది ఉదాహరణకు నేను దీనిని వివరిస్తాను ఒకవేళ మనం ఈ మూలకాన్ని తీసుకుంటే 2 ఇక్కడ 3 గా మారింది కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఈ 3 Cij uivj uivj is 4 1 3 గా మారింది Cij 6 6 3 3 గా మారింది నేను ఒక వేళ ఈ 4 తీసుకుంటా అని అనుకుందాము ఇక్కడ ఎటువంటి మార్పు జరగలేదు uivj 4 8 4 4 గా మారింది మనం దీనిని చూస్తే ఇక్కడ 2 1 గా మారింది ui vj 60 6 గా మారింది 7 6 is 1 గా మారింది ఈమాత్రికనుండి ఈ మాత్రిక కు పరివర్తన జరిగింది వాస్తవానికి ఇక్కడ ఏమి జరిగింది అంటే మనము ఈ మాత్రిక ను గమనించినట్లయితే గీత గీసిన తర్వాతఎక్కడైతే మూలకాల నుండి రెండు గీతలు గీసినామో అక్కడ మనము θ ను కలిపాము మరియుఎక్కడ అయితే ఒకటే గీతఅ మూలకాల నుండి వెళ్ళిందో వాటిని అలాగే ఉంచాము మరియు u1 గీత కూడా మూలకాల నుండి వెళ్ళలేదు ఆ మూలకాల నుండి θ ను తీసివేయడం జరిగింది కాబట్టి మనము ఏదో చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కొన్ని ప్రదేశాలలో మనం కలుపుతున్నట్లు కొన్ని ప్రదేశాల నుండి తీసి వేస్తున్నట్లుగా చూపిస్తున్నాము కానీ దీనికి ఒక ఆర్డర్ ఉంది మరియు దీన్ని చేయడానికి ఒక కారణం ఉంది ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎక్కడైతే గీతలు intersect అవుతున్నాయో ఆ మూలకాలకు θకలుపుచున్నాము మరియు గీతలు లేని మూలకాల నుండి θను తీసి వేస్తున్నాము మరియు ఒక గీత మాత్రమే ఉన్న మూలకాలను అలాగే ఉంచుతున్నాము ఒక గీత నుండి మాత్రమే వెళ్లే మూలకాలు u మరియు v పునర్నిర్మాణానికి సమానము ఒకవేళ అడ్డు వరుసలో గీత వెళుతున్నట్లయితే ఆ అడ్డు వరుస అలాగే ఉంటుంది అంటే ఆ మూలకాలలో ఎటువంటి మార్పు ఉండదు మరియు ఒకవేళ అక్కడ గీత లేకపోయినట్లయితే uiuiθ ఒకవేళ అక్కడ గీత లేకపోయినట్లయితే అది vjvj కు కూడా సమానం అనగా v లు అలాగే ఉంటాయి ఎటువంటి మార్పు ఉండదు మరియు ఒకవేళ నిలువు వరుసలో నుండి గీత వెళుతున్నట్లు అయితే అది vjvj θకు సమానం u మరియు v లను పునర్నిర్వచించడం ద్వారా మనము మరొక Cij uivj మాత్రికను సృష్టిస్తున్నాము మరియు మనము ఈ మాత్రిక ≥ 0 అని కూడా నిర్ధారించుకుంటాము ఈ మాత్రికలోని ప్రతి మూలకం ≥ 0 అంటేఈ మాత్రిక uivj ≤ Cij ను కూడా సంతృప్తి పరుస్తుంది అందువల్ల θ ను కలపడంలేదా తీసివేయడం లేదా అలాగే ఉంచడం ద్వారాఅసలు dual వేరియబుల్స్ నుండి పొందబడిన కొత్తdual వేరియబుల్స్సాధ్యమవుతాయి ui మరియు vj లు సంకేతాలలోఅనియంత్రితంగా ఉండటం కూడా ఆసక్తికరంగా ఉంది కాబట్టి v2 1 తీసుకున్నది అనేదాని గురించి మనము నిజంగా ఆందోళన చెందలేదు ఎందుకంటే నిర్వచనం ప్రకారం uiమరియు vj లు గుర్తులో అనియంత్రిత మైనవి అందువల్ల మనము పొందిన కొత్త మాత్రిక కూడా ద్వంద్వ సాధ్యమే మరియు ఇప్పుడు మనము పొందిన కొత్త మాత్రికలో uivj ≤ Cij వంటి సంబంధిత u మరియు v లు ఉన్నాయి ఇప్పుడు కొత్త మాత్రికలో మనము 0 స్థానాలలో మాత్రమే అసైన్మెంట్ చేస్తాము ఉదాహరణకు మనము మొదటి అడ్డు వరుసలో చూద్దాం మరియు మనము ఇక్కడ ఒక అసైన్మెంట్ చేయగలమని చెప్తాము అంటే ఈ 0వెళ్తుంది మనము ఇక్కడ రెండవ మరియు మూడవ అడ్డు వరుసలను తాత్కాలికంగా వదిలేస్తాము అప్పుడు ఇది వెళుతుంది ఆ తరువాత మనము ఇక్కడ ఒక నియామకం చేస్తాము అప్పుడు ఇది వెళుతుంది మరియు మనము నాలుగు అసైన్మెంట్స్ ను పొందడానికి ఇక్కడ ఒక నియామకాన్ని చేయవచ్చు కాబట్టి మనకు వాంఛనీయ పరిష్కారం లభించింది ఎందుకనగా మనము 0 స్థానాల్లో అసైన్మెంట్స్ చేస్తాము కాబట్టి మరోసారి 0 స్థానంలో లో Cij uivj 0 కాబట్టి uivj Cij పరిమితి ఒక సమీకరణం గా సంతృప్తి చెందింది మరియు సంబంధిత slack 0 కాబట్టి ద్వంద్వ slack సున్నా అయినప్పుడు మాత్రమే ఒక ప్రాథమిక వేరియబుల్ ప్రాథమికంగా ఉంటుంది మరియు మనము 0 స్థానాల్లో మాత్రమే అసైన్మెంట్స్ చేస్తాము అందువల్ల మనము కాంప్లిమెంటరీ మందగింపు పరిస్థితులను సంతృప్తి పరుస్తాము అందువల్ల 4 అసైన్మెంట్స్ తో మనకు సాధ్యమయ్యే పరిష్కారం లభించే క్షణం అది నిజంగా వాంఛనీయమైనది కానీ మనము ఈ పట్టిక మరియు ఈ పట్టిక మధ్య ఆసక్తికరంగా ఏదైనా చేస్తాము ఇప్పుడు θ చూడడం ద్వారా ఇక్కడ θ 1 కు సమానం మరియు ఈ పరిస్థితిని మనము చూసినట్లయితే నిజంగా ఈ స్థితిలో ఉన్నాము ఒకవేళ మనకు 0 ఉన్నా కానీ మరియు రెండు గీతలు ఆ మూలకాల నుంచి వెళుతున్న కానీ మనము ఆ సంఖ్యను పెంచుతాము ఇప్పుడు ఒకవేళ మనము ఈ విధానాన్ని వర్తింపచేసినప్పుడు మనకు ఇక్కడ 0 ఉంటే దీనికి బదులుగా ఆ 0 కేటాయించడం వల్ల ఇది చేసే అవకాశం మరియు దీన్ని చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఒక 0 గుండా రెండు గీతలు వెళుతున్నాయి మరియు ఇది వాస్తవానికి అవాంఛిత 0 మరియుదాని వలన ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి మనము కలిపాము కానీ అంతకు మించి ఏమిటంటే ఇక్కడ నుండి మనకు ఈ స్థలం ఉన్న రెండు ప్రదేశాలు ఉన్నాయి మరియు ఈ రెండు తదుపరి పునరావృతం లో 0 గా మారాయి అందువల్లమనము తరువాత పట్టికలో కనీసం ఒక కొత్త 0 సృష్టిస్తాము మనము తర్వాత పట్టికలో కనీసం ఒక స్థానాన్ని సృష్టిస్తాము అది ఎక్కడ ఎలా అనేది మనము ఇప్పుడు చూద్దాంమరియుఅది పరిష్కారాన్ని మార్చడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తుంది మరియు మనము బహుశా అదనపు అసైన్మెంట్ ను పొందవచ్చు కాబట్టిద్వంద్వ సాధ్యమయ్యే పరిష్కారాన్ని కలిగి ఉండడం ద్వంద్వ పరిష్కారం సాధ్యమయ్యేలా చూడడం మరియు నిర్ధారించడం మరియు వాంఛనీయ పరిష్కారం పొందడం అనే ఆలోచన ప్రాథమికంగా సాధ్యమైనప్పుడు సాధారణంగా అవి ద్వంద్వ అల్గోరిథంలు అని పిలువబడే వర్గం లో వస్తుంది ఇప్పుడు ఇక్కడ ద్వంద్వ వేరియబుల్ యొక్క సమితి నుండి మరొకదానికి మార్చడం మరియు వాటిని వివరించడాని θ అంటారు మరియు కొత్త ద్వంద్వ పరిష్కారం పొందడంజరుగుతుంది మరియు కొత్త ద్వంద్వ పరిష్కారం primal లో వేరే కేటాయింపును కలిగి ఉండడానికి అవకాశాన్ని ఇస్తుందని నిర్ధారించుకోవడాన్ని ఆల్గోరిథమ్స్ అని పిలుస్తారు మరియు మనం చూసిన ఈ హంగేరియన్ అల్గోరిథం ఒక ప్రాథమిక ద్వంద్వ అల్గోరిథం యొక్కఉదాహరణ కానీ ప్రాథమిక సూత్రం అలాగే ఉంటుంది హంగేరియన్ అల్గోరిథం ఈ అడ్డు వరుస కనిష్ట మరియు నిలువు వరుస కనిష్ట వ్యవకలనం చేయడం ద్వారా మనము ద్వంద్వ వేరియబుల్స్ నిర్వచిస్తున్నాము అనే సూత్రంపై పనిచేస్తుంది మరియు అడ్డు వరుసమరియు నిలువు వరుస వ్యవకలనం తరువాత మాత్రిక ≥ 0 అని నిర్ధారించడం ద్వారా మనము ద్వంద్వానికి సాధ్యతను నిర్ధారిస్తున్నాము 0 స్థానాల్లో అసైన్మెంట్ చేయడం ద్వారామనము మందగింపును నిర్వహిస్తున్నాము అందువల్ల primal సాధ్యమైనప్పుడు అది వాంఛనీయమైనది ఇప్పుడు ఇచ్చిన మాత్రిక మనకు సాధ్యమయ్యే పరిష్కారాన్ని ఇవ్వలేక పోయినప్పుడు మనము ఈ గీతలను గీస్తాము ఆపై మనము కొన్ని స్థానాల నుండి θ ను తీసివేస్తాము మనము కొన్ని ఇతర స్థానాలకు θ ను కలుపుతాము మరియు ఇతర స్థానాలను అదే విధంగా ఉంచుతాము మరియు ఇది క్రొత్త ద్వంద్వ వేరియబుల్స్ సమితిని స్థిరంగా నిర్వచించటానికి సమానం క్రొత్త మాత్రిక కూడా ≥ 0 అయినందున కొత్త ద్వంద్వ వేరియబుల్స్ సమితి కూడా సాధ్యమే కాని క్రొత్త ద్వంద్వ వేరియబుల్స్ కొత్త అసైన్మెంట్స్ ను సృష్టించే అవకాశాన్ని ఇస్తాయి మరియు హంగేరియన్ అల్గోరిథం వాస్తవానికి ఎలా పనిచేస్తుంది అనేది చూసాము తరువాత మాడ్యూల్లో కొంత పరిష్కరిణిని ఉపయోగించి రవాణా మరియు అసైన్మెంట్ వరకు సరళ ప్రోగ్రామింగ్ సమస్యలను ఎలా పరిష్కరించాలో పరిచయం చేస్తాము కాబట్టి ఇప్పటివరకు మనము ఈ సమస్యలన్నింటినీ చేతితో లేదా అల్గోరిథంల ద్వారా పరిష్కరించాము మరియు వివరించాము మనము అల్గోరిథంలు వివరించాము ఈ సమస్యలను పరిష్కరించడానికి మనము పరిష్కారాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు వివరిస్తాను కాబట్టి తదుపరి మాడ్యూల్ సెట్ మరియు తదుపరి పాఠంలో సమితి ఈ సమస్యను పరిష్కరిస్తాయి